తరువాతి కొన్ని ఉపన్యాసాలలో నేను పరిశ్రమ 4 0 మరియు పారిశ్రామిక IOT అంశాలపై కొన్ని సందర్భ పరిశీలన మరియు మొదలైన వాటి గురించి పరిశీలించాము ఆ తరువాత మనం దాని యొక్క వ్యాపార అంశాలను మరియు IIoT లోని నెట్వర్కింగ్ సమస్యలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సాంకేతిక అంశాలను పరిశీలించాము సమర్థత వైపు తమను తాము ముందుకు తీసుకువెళుతున్న పరిశ్రమలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అవలంబిస్తాయో అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం మొదట సందర్భ పరిశీలన ఏమిటి దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సందర్భ పరిశీలనలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి ఒక నిర్దిష్ట అంశంపై లోతైన జ్ఞానం మరియు భావనల యొక్క స్పష్టతను అందిస్తాయి మరియు మన న విషయంలో మనము పరిశ్రమ 4 0 మరియు పారిశ్రామిక IoT అనే విషయం గురించి మాట్లాడుతున్నాము మునుపటి ఉపన్యాసాలలో మనం సంపాదించిన ప్రాథమిక జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి నిజ జీవిత సమస్యను పరిష్కరించడానికి వాటిని నిజంగా ఎలా ఉపయోగించవచ్చు అంటే మెరుగైన పరిశ్రమ పారిశ్రామిక ప్రక్రియలు మరియు ఉత్పత్తుల వైపు తమను తాము మార్చడానికి పరిశ్రమ 4 0 మరియు IIoT భావనలను పరిశ్రమలు ఏ విధముగా ఉపయోగిస్తున్నాయి మీరు పారిశ్రామిక ప్రక్రియను మెరుగుపరుస్తుంటే అవి ఎలా దారితీస్తాయి అప్పుడు స్వయంచాలకంగా ఉత్పత్తి యొక్క నాణ్యత ఈ ఉత్పత్తులను తయారుచేసే సామర్థ్యం ప్రతిదీ మెరుగుపడతాయి

మనము ప్రస్తుతం ఉన్న కొన్ని సందర్భాలను అనేది సమాచారం యొక్క గుణాత్మక మరియు పరిమాణాత్మక విశ్లేషణను అందిస్తుంది సందర్భ పరిశీలనలు అన్వేషించి దర్యాప్తు చేస్తుంది మరియు నేను చెప్పినట్టు మన సందర్భంలో మనము నిజ జీవిత పరిశ్రమ నిజ పరిశ్రమలు నిజమైన పనితీరు పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాము మనము సందర్శించిన మరియు సేకరించిన వివిధ నిజ జీవిత పరిశ్రమల గురించి సమాచారం బాగా పనిచేస్తోంది కాని అప్పుడు వారు తమ వ్యాపార ప్రక్రియలను ఎలా మెరుగుపరుస్తారు వారి సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుస్తారు పరిశ్రమ 4 0 ను స్వీకరించడం ద్వారా వ్యాపారం యొక్క మెరుగైన సామర్థ్యం వైపు వారి సాంకేతిక ప్రక్రియలను ఎలా మెరుగుపరుస్తారు కాబట్టి ఒక సందర్భ పరిశీలనలో ప్రాథమికంగా ఏమి జరుగుతుంది అంటే మీరు ఒక నిర్దిష్ట కేసును ఎంచుకుంటారు ఇది భౌగోళిక ప్రాంతంగా ఉండవచ్చు లేదా అది ఒక నిర్దిష్ట పరిశ్రమకు సంబంధించినది కావచ్చు ఇది కొంతమంది వ్యక్తులను పరిగణించవచ్చు లేదా ఏదైనా విషయం కావచ్చు కాబట్టి మనము మొదట ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో మీరు నిర్వచించాలి మనం ఒక విషయాన్ని అనుకున్న తర్వాత ఇప్పటికే విషయాలు ఎలా జరిగాయో వివరంగా ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోవాలి మరియు సాంకేతిక జోక్యం ద్వారా ఇప్పటికే ఉన్న ప్రక్రియలను ఎలా మెరుగుపరచవచ్చో అర్థం చేసుకోవాలి పరిశ్రమ 4 0 మరియు పారిశ్రామిక IIoT సందర్భంలో ఇది సందర్భ పరిశీలన ఉపయోగించడం యొక్క మొత్తం ఉద్దేశ్యం ఇది మేము మీ కోసం విభిన్న సందర్భ పరిశీలనలు సిద్ధం చేశాము ఈ ప్రత్యేక కోర్సులో మేము నిజమైన పరిశ్రమలతో అనుసంధానించబడిన నిజమైన పరిశ్రమలకు వెళ్ళాము మరియు ఈ పరిశ్రమలు మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి ముఖ్యంగా మన దేశంలోని పశ్చిమ భాగంపై దృష్టి సారించాము అంటే భారతదేశం నుండి మేము సేకరించాము మేము వివిధ పరిశ్రమలకు వెళ్ళాము మేము అక్కడికి చేరుకుని మేము వారి ప్రస్తుత ప్రక్రియలను అర్థం చేసుకున్నాము వారు ఆచరణలో ఏమి చేస్తున్నారో మేము రికార్డ్ చేసాము మరియు మీ కోసం వీటిని తీసుకురావడానికి మేము ప్రయత్నించాము ఈ కోర్సులోని అనేక ఉపన్యాసాలలో మీరు సాంకేతిక పరిజ్ఞానం పరంగా ఏమి నేర్చుకున్నారోవ్యాపార ప్రక్రియలను విశ్లేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారి వ్యాపార ప్రక్రియలను మెరుగుపరచడానికి మీరు జ్ఞానాన్ని ఎలా ఉపయోగించ వచ్చోతెలుసుకోండి కాబట్టి మీరు ఆ విషయాలను విశ్లేషణ చేయబోతున్నారు చాలా సందర్భాల్లో మేము సంప్రదించిన ప్రస్తుత పరిశ్రమలు మేము రికార్డ్ చేసి సేకరించిన సమాచారం పరిశ్రమ 4 0 మరియు పారిశ్రామిక IoT పరిష్కారాల పట్ల అధిక ప్రమాణాలు కలిగి ఉండాలని కానీ మరియు చాలా సందర్భాల్లో అవి ఇప్పటికే లేవని మీరు చేసుకుంటారు కానీ వారు ఇప్పటికే ఉన్నవారి ప్రక్రియలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నిజంగా అర్థం చేసుకున్నారు కాబట్టి వారు ఆ ఆప్షన్ భాగంలో చాలా ఆసక్తిగా ఉన్నారు కాని అదే సమయంలో వారు ఏమి చేయాలనే దానిపై వారికి కావలిసిన అవగాహన లేదు కాబట్టి మేము ఈ ముడి వ్యాపారాలను మేము ముడి సమాచారం సేకరించి విశ్లేషించాము మరియు మేము వారి ప్రక్రియలను ఎలా మెరుగుపరుచుకోవాలో వారి ప్రక్రియలను మెరుగుపరచడానికి వారు ఏమి చేయాలో నేను సూచించాము మరియు ఆ సూచనలను వారు స్వీకరించవచ్చు లేదా స్వీకరించక పోవచ్చు అది వారి ఇష్టం లేదు కానీ మేము ఈ విషయాలను విశ్లేషించి వారికి సలహా ఇవ్వదళిచాము అది ఏమిటంటే పరిశ్రమ 4 0 అనేది పారిశ్రామిక IOT సాంకేతిక మరియు వ్యాపార పరిష్కారాల పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మేము సందర్శించిన ఈ పరిశ్రమలలో కొన్ని పాల ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ పరిశ్రమ మేము కొన్ని ఉత్పాదక పరిశ్రమలను సందర్శించాము వేర్వేరు కేస్ స్టడీస్ ఈ పరిశ్రమల గురించి వచ్చే కొద్ది ఉపన్యాసాలలో నేను మీకు చూపించబోతున్నాను అవి ఏమి చేస్తున్నాయో అనేది వీడియో రికార్డ్ చేయబడింది మేము మీ కోసం ఈ సమాచారమును సేకరించాము తద్వారా ఏమి జరుగుతుందో మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు మరియు మనకు ఈ పాల ప్రాసెసింగ్ మరియు వివిధ రకాల ఉత్పాదక పరిశ్రమలు మొదలగునవి ఉన్నాయి అంతేకాకుండా మేము మన సంస్థలో ఉన్న కొన్ని ఉన్నతమైన ప్రయోగశాల లో జరిగిన అంశాలను కూడా చెప్పడం జరిగింది అందులో ఒకటి ఉక్కు సాంకేతిక ప్రయోగశాల అందులో వారు ఏమి చేస్తారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది వెల్డింగ్ వెల్డింగ్ యంత్రాల పరంగా వారికి చాలా అధునాతన సౌకర్యం ఉంది కాబట్టి వారు వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు పారిశ్రామిక IoT పరిష్కారాలను స్వీకరించే దిశగా వారు క్రమంగా తమను తాము ఎలా మార్చుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు నేను ఇక్కడ బోధించే కోర్సులో కొందరు విద్యార్థుల చేసిన చిన్న ప్రాజెక్టులను కూడా మీరు చూడబోతున్నారునేను అక్కడ నేర్పించే సెమిస్టర్ కోర్సుమినీ ప్రాజెక్టు మీకు కొంత ఆలోచనను ఇవ్వగలవు ఈ చిన్న చిన్న బిల్డింగ్ బ్లాక్ల వాడకం ద్వారా మీరు క్రమంగా ఎలా నిర్మించవచ్చనే దాని గురించి కొంత ఆలోచన ఇవ్వగలదు మరియు మీరు వాటిని పరిశ్రమ 4 0 స్వీకరణ వైపు ఎలా మార్చగలరు అనేది కూడా తెలియవచ్చు మరియు నేను ప్రస్తావించదలిచిన చివరి విషయం ఏమిటంటే మన సంస్థలో చాలా ఉన్నతమైన వర్చువల్ రియాలిటీ ప్రయోగశాల ల ఉంది అందులో నేను కూడా ఒక భాగమేనని మరియు మేము దానిని కలిసి నిర్మించాము అని ఈ ల్యాబ్లో ఉన్న వర్చువల్ రియాలిటీ మెషినరీ ను పరిశ్రమ 4 0 కోసం పరివర్తన ప్రక్రియ వైపు ఎలా ఉపయోగించబడుతుంది అనేది చూడబోతున్నాము మనము ఈ వర్చువల్ రియాలిటీ ల్యాబ్ ని వర్చువల్ టూర్ద్వారా చూడబోతున్నాం మేము మీ కోసం చాలా గొప్ప విషయము సిద్ధం చేశాను తద్వారా నిజమైన పరిశ్రమలు మరియు విభిన్న ప్రయోగశాలలలో ఏమి జరుగుతుందో మీరు బాగా అర్థం చేసుకోవచ్చు మరియు వారి ప్రస్తుత ప్రక్రియలను మనము ఏ విధముగా మార్చగలమొ తద్వారా వారి ఇప్పుడు ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితికి ఎలా వెళ్తారు తెలుసుకోవచ్చు తరువాతి కొద్ది ఉపన్యాసాలలో మీరు ఈ ప్రతి కేస్ స్టడీస్ ద్వారా వెళ్ళేటప్పుడు దయచేసి పరిశ్రమ 4 ను స్వీకరించడానికి వారి ప్రస్తుత ప్రక్రియల కోసం మీరు ఏ పరివర్తనను సూచిస్తారో ఆలోచించడానికి ప్రయత్నించండి మరియు మునుపటి ఉపన్యాసాలలో మీరు నేర్చుకున్నదాని ఆధారంగా పారిశ్రామిక IoT సాంకేతిక పరిజ్ఞానం సాంకేతిక పరిష్కారాలు వ్యాపార పరిష్కారాలు మరియు వ్యాపార నిర్మాణాలు మొదలైన వాటి యొక్క ప్రాథమిక అనువర్తనాలు గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి మేము మీకు చెప్పినా స్తుత జ్ఞానాన్ని మీరు ఎలా ఉపయోగించగలరు వారి ప్రక్రియలను మెరుగ్గా మెరుగుపరచడానికి మీరు వాటిని ఎలా ఉపయోగించవచ్చో మునుపటి ఉపన్యాసాలలో మేము మీకు నేర్పించాము కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి కానీ చాలా సందర్భాలలో ఇలాంటి పరిశ్రమలు ఇంకా లేవు కొన్ని పరిశ్రమలుప్రయత్నిస్తున్నాయి వారు అభివృద్ధి వైపు ప్రయత్నిస్తున్నారు మరియు వారు ఏమి చేయాలో వారికి నిజంగా అర్థం కావటం లేదు కాబట్టి ఉన్నదానిని విశ్లేషించడానికి మరియు తగిన విధముగా సహాయం చేయడానికి ఇది మనకు ఒక అవకాశం కాబట్టి దానిని ప్రత్యేకమైన మార్గంలో తీసుకోండి రాబోయే కొద్ది ఉపన్యాసాలలో మేము మీకు చూపించే రికార్డ్ చేసిన సందర్భ పరిశీలనలును విశ్లేషించండి కాబట్టి మనం చేయవలసినది మనకు అవసరం అది ఏమిటంటే ఆ వీడియోల ద్వారా ఏమి జరుగుతుందో మొదట అర్థం చేసుకోవాలి మీరు మొదటి చేయవలసింది ఏమిటంటే ఇప్పటికే ఉన్న ప్రక్రియలను అర్థం చేసుకోవాలి మరియు అంచనా వేయాలి తరువాత ఈ స్వీకరణ వైపు కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి ఈ లక్ష్యాలను సాధించే దిశగా పరివర్తన అనేది ఒక ప్రాజెక్ట్ కాబట్టి అన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లక్ష్యాలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యొక్క అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి వాటిలో మొదటిది బడ్జెట్ షెడ్యూల్ యొక్క వాస్తవాల ద్వారా స్పష్టమైన లక్ష్యాలు మరియు మొదలైనవి కాబట్టి మీరు వాటి కోసం లక్ష్యాలను ఏ విధంగా చేస్తారు చివరి విషయం ఏమిటంటే మీరు సెన్సార్లు యాక్యుయేటర్లు నెట్వర్క్ల పరంగా నేర్చుకున్నదాని గురించి ఆలోచించండిఅవన్నీ కూడా పరిశ్రమ 4 0 కు సంబంధించినది అనుసంధానం వేర్వేరు యంత్రాలను అనుసంధానం చేయడం విభిన్న వస్తువులను అనుసంధానం చేయడం ఒక పరిశ్రమను ఒక నిర్దిష్ట పరిశ్రమలోని మరొక పరిశ్రమతో విభిన్న యంత్రాలు సాధనాలు సాంకేతికతలు ప్రజల ప్రక్రియలు ను అనుసంధానం చేయటం మొదలైనవి సంపూర్ణ అనుసంధానం సంబంధించింది ఈ విధముగా అనుసంధానం మెరుగుపరచవచ్చు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి మనం చేయవలసింది ఆ విషయాలను అర్థం చేసుకోవడం మరియు ఏ విధముగా ఒక యంత్రము మరియొక యంత్రము తో సమాచారము చేరవేస్తుంది అనేది అర్థం చేసుకోవలెను ఏదో ఇప్పటికే ఉంది ఇప్పటికే ఉన్న ప్రక్రియలను పూర్తిగా తొలగించి మొదటి నుండి వస్తువులను నిర్మించడం సరైనది కాదు కాబట్టి మీరు ఇప్పటికే ఉన్న సాంకేతిక పరిజ్ఞానాలకు మరియు మెరుగుపరచబోతున్న ప్రక్రియలను సూచించిన సాంకేతిక పరిజ్ఞానాలకు ఉపయోగించి ఇంటర్ఆపెరాబిలిటీ పరిష్కారంగా ఉపయోగపడే పరిష్కారాన్ని తీసుకురావచ్చు కాబట్టి స్వయంచాలితం పూర్తి స్వయంచాలిత కొరకు మనము పూర్తిగా అనుసంధానం అనుసంధానించబడిన పూర్తి స్వయంప్రతిపత్త వ్యవస్థల వైపు కృషి చేయాలి ఇందులో మానవుని పాత్ర తగ్గించాలి లేదా లేకుండా చేయాలి కాబట్టి ఆటోమేటెడ్ ఫాల్ట్ డిటెక్షన్ సహాయంతో కావలసిన సమాచారం సేకరిస్తాము అప్పుడు సెన్సార్ తో సేకరించిన సెన్సార్ సమాచారం ఆధారంగా మీరు సమాచారంను నెట్వర్క్ ద్వారా పంపాలి సమాచారాన్ని విశ్లేషించడం చాలా ముఖ్యం తత్ఫలితంగా విశ్లేషణ ఫలితాల ఆధారంగా మీరు ఫీడ్బ్యాక్ సందేశాన్ని యంత్రానికి తిరిగి పంపుతారు ఉదాహరణకు మరియు యంత్రం అందుకున్న ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఆధారంగా యంత్రం దాని ద్వారా జరుగుతున్న పనిని మెరుగుపర్చడానికి ఇప్పటికే ఏమి చేస్తుందో దానిపై మెరుగుపరుస్తుంది కాబట్టి ఇది అంతా కూడా ఒకదానికొకటి కలిసి ఉన్నా ఒక ప్రక్రియ అంటే సెన్సింగ్ యాక్చుయేషన్ కనెక్టివిటీ అనలిటిక్స్ మరియు ఫీడ్బ్యాక్ కంట్రోల్ అన్నీ కూడా ఒక్క దానికి కూడా కలిసి ఉంటుంది మరియు నేను ముందు చెప్పినట్లు గా ప్రతిదీ ఒకదానికొకటి అనుసంధానించబడి ఉండాలి తత్ఫలితంగా మానవ జోక్యాన్ని తగ్గించాలి లేదా మానవుడు జోక్యం లేకుండా చేయాలి కాబట్టి మీకు నా సూచన మునుపటి ఉపన్యాసాలలో మీరు నేర్చుకున్నదాని ప్రతి అధ్యయన పరిశీలన సమాచారమును పంపించడానికి ఏ నెట్వర్క్లను అమర్చాలి మరియు సిగ్నల్లను యాక్చుయేటర్లకు ఏ విధంగా పంపాలి మరియు మొదలైనవి కాబట్టి ఏ నెట్వర్క్ గురించి మనము మాట్లాడుతున్నామో అది ఒకే నెట్వర్క్ కాదని మీరు తెలుసుకుంటారు ఇది సిస్టమ్ యొక్క వివిధ భాగాలలోని వివిధ నెట్వర్క్ల సమాహారం కాబట్టి ఈ వేర్వేరు నెట్వర్క్లు వేర్వేరు ప్రమాణాలను ఎలా అనుసరిస్తాయి వేర్వేరు ప్రోటోకాల్లను ఏ విధముగా అనుసరిస్తాయి మొదలైనవి మరియు ఏ విధముగా ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి కాబట్టి తత్ఫలితంగా ఇంటెరోపెరాబిలిటీ చాలా ప్రాధాన్యత గా మారుతుంది పరికరాల పరంగా ఇంటర్ఆపెరాబిలిటీ ఆటోమేటెడ్ ఏదైనా గురించి ఆలోచించండి మీరు ఏ విధంగా ఆలోచించండి వాటి ప్రస్తుత ప్రక్రియలను ఏ విధంగా మెరుగు పడుతున్నాయి మరియు తత్ఫలితంగా అవిమెరుగు పడుతూ మరియు అందువల్ల వారు పరిశ్రమన 4 0 మరియు IIoT పరిష్కారాలు స్వీకరించే దిశగా వారు కృషి చేయబోతున్నారు కాబట్టి మీరు ఒక దానిని దృష్టిలో ఉంచుకోండి మీరు ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం పరిచయం చేయడం కాదు మీరు అసలు సమస్య ఏమిటనే దాని గురించి ఆలోచించండి పరిశ్రమ 4 0 మరియు IIoT గురించి మీకు ఇప్పటికే తెలిసిన వాటి గురించి ఆలోచించండి మరియు ఇప్పటికే ఉన్న ఈ భావనలుఅవి వాటి ప్రక్రియలను ఎలా మెరుగుపరుస్తాయో ఆలోచించండి మరియు మనం ఎటువంటి సలహాలు వారి అవసరానికి తగ్గట్టు ఉంటాయో అవి ఇవ్వవలెను మరియు మనము వారి కోసం ఇచ్చే సలహాలను వారు స్వీకరించాలనుకుంటున్నారా అనే దాని గురించి ఆలోచించడానికి మనము దానిని వారికి వదిలివేస్తాము కాబట్టి ఆ భాగాన్ని మనం వదిలివేస్తాము అది ఈ ప్రత్యేక కోర్సు యొక్క పరిధికి దూరంగా ఉంటుంది మనము విశ్లేషణను మాత్రమే చేస్తాము మరియు మనము దానికి మాత్రమే పరిమితం అవ్వాలి మరియు మనకు తెలుసు మనము ఏమి చెయ్యాలో కాని మనం నిజంగా వెళ్లి వాటిని చేరుకోలేము మరియు వారిని ఈ పరిష్కారాలను అవలంబించండి అని ఒప్పించటానికి అమ్మ చేయకూడదు కాబట్టి నేను ముందు చెప్పినట్లు చూడు నియంత్రణ సమాచారం యొక్క విశ్లేషణ అనేది పారిశ్రామిక IoTలో ముఖ్యమైనది కాబట్టి విశ్లేషణలు దీనికి చాలా సమగ్రంగా ఉంటాయి కార్మికుల ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడం మరియు మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న ఈ కేసులు సంబంధించి విభిన్న సమస్యల గురించి మనము ఆలోచించాలి ఈ విభిన్న సమస్యలు విభిన్న గుణాలు గురించి మనము విశ్లేషించాలి కాబట్టి ఇవి విభిన్న ప్రస్తావనలు మరియు దీనితో మనం ఉపన్యాసం యొక్క ముగింపుకు వచ్చాము నేను చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకోండి ఈ విభిన్న సందర్భాలలో ప్రతిదాన్ని తీసుకోండి మరియు ఈ ప్రత్యేక ఉపన్యాసంలో చూపబడిన జాబితాలోని అంశాల గురించి ఆలోచించండి ధన్యవాదాలు